సెల్ కల్చర్ టెక్నాలజీపై లెక్చర్ సిరీస్కి తిరిగి స్వాగతం కాబట్టి మేము ప్రారంభించిన దాంట్లో ఇది మా మూడవ వారం మరియు మీరు రెండవ వారం వరకు లేదా రెండవ వారం నుండి గుర్తుచేసుకుంటే మేము లేఅవుట్ డిజైన్ను ప్రారంభించాము కాబట్టి మీరు పై అయితే లేదా మీరు పరిశ్రమలో ఉద్యోగం పొందినప్పుడు మీరు సెల్ కల్చర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి మీరు ఎలా కొనసాగుతారు నిజంగా పుస్తకంలో వ్రాయబడని ఆ క్లిష్టమైన దశలు ఏమిటి మీరు తిరిగి గుర్తుచేసుకుంటే ఎలా మూవ్ చేయాలో గుర్తుంచుకోవాలి మేము పరిగణించిన ఒక అంశం ఏమిటంటే ప్రయోగశాల 2 భాగాలుగా విభజించబడింది ఒక భాగంలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే లేదా చాలా సూక్ష్మజీవుల కలుషితాన్ని కలిగించే కొన్ని రకాల విచ్ఛేదనలు మరొక భాగంలో నిజమైన కల్చర్ వర్క్ చేయడానికి అంకితం చేయబడింది కాబట్టి ఆ సందర్భంలో మీరు గుర్తు చేసుకుంటే మేము ల్యాబ్ను 2 భాగాలుగా విభజించాము అనేక కొత్త ఆధునిక ల్యాబ్లు అనుసరించే మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అవి నిర్దిష్టమైన పాదరక్షల సెట్ను నిర్వహించడం చాలా స్పష్టంగా అనుసరించాలి ఉదాహరణకు మీరు గుర్తుచేసుకుంటే నేను మీకు చెప్పినట్లు మీ వద్ద షూ రాక్ మరియు అన్ని విషయాలు ఉన్నాయని కాబట్టి మీరు సెల్ కల్చర్ సౌకర్యం కోసం ఉపయోగించబడే చాలా అంకితమైన పాదరక్షలను కలిగి ఉండవచ్చు మరియు అది కాకుండా మేము ల్యాబ్లోకి ప్రవేశించడం గురించి ఎక్కడ మాట్లాడుకున్నామో మీరు గుర్తుచేసుకోండి మీరు ప్రవేశించిన ఈ జోన్ గురించి ఆలోచిస్తే అక్కడ ఎదో ఉంది దాన్ని స్టిక్కీ మ్యాట్స్ అంటారు మీరు మీ పాదాలను ఉంచినట్లయితే ఇవి స్టిక్కీ మ్యాట్స్ అని మీకు తెలుస్తుంది అవి ధూళిని ట్రాప్ చేయడానికి అని మీకు తెలుసు ఇది ఒక రకం గా సిస్టమ్లోకి దుమ్ము తగ్గించే రకం మరియు ఈ గదులలో చాలా వరకు ఈ గదుల నుండి గాలి నిరంతరం పంప్ చేయబడే విధంగా అమర్చబడుతోంది కాబట్టి ఈ రెండు గదులలోని గాలిని నిరంతరం పంప్ చేయబడి ప్రసరింపజేస్తున్నట్లు నిర్దారించండి అంటే మీరు తప్పనిసరిగా చేస్తున్నది మీరు గాలిని నిరంతరం రీసైక్లింగ్ చేస్తున్నారు మరియు మీరు తయారు చేసే పైకప్పును తప్పుడు పైకప్పుగా చేయవలసి ఉంటుంది కాబట్టి తప్పుడు పైకప్పు పైన మీరు గాలి నుండి మీకు తెలిసిన వివిధ రకాల సెటప్లను ఉంచవలసి ఉంటుంది కాబట్టి మీకు సహాయపడే ఇంజినీరింగ్లో మీ సహోద్యోగులతో లేదా ఇన్స్టిట్యూట్లోని మీ సంబంధిత వర్క్స్ డిపార్ట్మెంట్లో మీరు ఎక్కడ మాట్లాడాలి అనే పదం నుండి మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన కొన్ని అంశాలు ఇవి నేను తప్పుడు పైకప్పును ఎలా కలిగి ఉండగలను ఉదాహరణకు నేను ఈ గదిలో తప్పుడు పైకప్పు ఉందని నాకు తెలుసు మీరందరూ తప్పుడు పైకప్పు గురించి విన్నారు అది అలాంటిదే ఇది గది యొక్క ఎత్తు మరియు మీరు ఒక రకమైన పాలిమర్ను ఉపయోగించి మరొక తప్పుడు పైకప్పును సృష్టిస్తారు మరియు మధ్యలో ఒక ఖాళీ అక్కడ ముఖ్యమైన గ్యాప్ ఉంది అక్కడ మీరు అన్ని పైపు రంధ్రాలను మరియు మీకు తెలిసిన ప్రతిదానిని ఉంచారు గాలిని బయటకు పంపండి మరియు అవి విచిత్రమైన రీతిలో తిరుగుతాయని మీకు తెలుసు మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇవి మేము చిత్రాన్ని చూస్తే ఇక్కడ ఎంట్రీ పోర్ట్ ఉందని మీరు చూస్తారు అప్పుడు మేము సింక్ మరియు షవర్ గురించి మాట్లాడాము అప్పుడు మేము టేబుల్టాప్ ఆటోక్లేవ్ గురించి మాట్లాడాము ఇక్కడ మీరు టేబుల్టాప్ ఆటోక్లేవ్ని చూస్తారు ప్రజలు మీకు సిఫార్సు చేసిన ఏ జంతు నైతికత అయినా ఈథల్ కార్బన్ డయాక్సైడ్ గర్భాశయ తొలగుటను ఉపయోగించి జంతువును బలి ఇచ్చే ప్రాంతాన్ని మీరు కలిగి ఉంటారు అప్పుడు మీరు డిసెక్షన్ అసెంబ్లీని కలిగి ఉంటారు అక్కడ మీరు అన్ని రకాల విచ్ఛేదనం మరియు ప్రతిదీ చేస్తారు ఇక్కడ నుండి మేము మిగిలిన స్థలాన్ని వదిలివేస్తాము ఇప్పుడు మీరు రెండవ గదిలోకి వెళుతున్నారు ఇది మీరు చాలా కల్చర్ వర్క్ నిర్వహించే గది మరియు మధ్యలో మీరు నైట్రోజన్ నిల్వను కలిగి ఉన్నారని దానిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని నేను మీకు చెప్పాను మరియు అది కాకుండా మీరు చేయగలిగేది ఇక్కడ ఉంది నేను దీని నుండి ఈ భాగానికి ప్రవేశించకుండా లేత ఆకుపచ్చ రంగును ఉపయోగిస్తున్నాను ఎందుకంటే మీరు గదిని విభజించారు కాబట్టి మీరు స్టిక్కీ మ్యాట్లను ఉంచవచ్చు ఆ విధంగా చెక్పాయింట్ యొక్క తదుపరి స్థాయిని నిరోధించవచ్చు లేదా మేము ఇక్కడ ఒక రకమైన స్లైడింగ్ డోర్ను కలిగి ఉండవచ్చు ఇది ఈ పాయింట్లో ప్రవేశాన్ని మరియు నిష్క్రమణను నిర్ధారిస్తుంది లేదా పరిమితం చేస్తుంది మరియు మీరు ఇక్కడ మూలలో ఎక్కడైనా రిఫ్రిజిరేటర్ను దయచేసి ఉంచగలిగితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని మరొకటి ఉంది ఎందుకంటే మీకు అనేక రిఫ్రిజిరేటర్లు అవసరమవుతాయి మీరు మీడియంలను నిల్వ చేయవలసి ఉన్నందున అనేక అంశాలు ఉంటాయి కాబట్టి మీరు ఒక మూలలో రిఫ్రిజిరేటర్ని కలిగి ఉండాలని అనుకోవచ్చు మరియు చాలా వరకు మూలలను మాత్రమే ఉపయోగించేందుకు ప్రయత్నించండి ఎందుకంటే అది మీ స్థలంలో చాలా ఎక్కువ అని చెప్పడానికి వీలు కల్పిస్తుంది మరియు మీరు రిఫ్రిజిరేటర్ను ఉంచాలనుకున్నప్పుడు మీరు ఈ భాగాన్ని కలిగి ఉండవచ్చు ఆ సమయంలో కౌంటర్టాప్ కత్తిరించబడవచ్చు మరియు మీరు ఆ స్థలాన్ని ఊహించని విధంగా రిఫ్రిజిరేటర్ను ఉంచవచ్చు మేము ఇక్కడ ఒక రిఫ్రిజిరేటర్ను కలిగి ఉంటాము ఇక్కడ నుండి మీరు మెయిన్ఫ్రేమ్కి వెళ్లండి మీరు స్లైడింగ్ డోర్ పెట్టకూడదనుకుంటే మీరు ఇక్కడ ప్రవేశించిన విండ్ కర్టెన్ని కలిగి ఉండవచ్చు ఇప్పుడు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది మీ పనిలో ఎక్కువ భాగం జరిగే జోన్ కాబట్టి మీరు మూలల్లో ఏర్పడిన ఇంక్యుబేటర్లను ఇక్కడే ఉంచుతారని నేను ఇప్పటికే మీకు చెప్పాను మీరు మార్గం యొక్క ప్రత్యక్ష హిట్లో లేరు మరియు మీకు లామినార్ ఫ్లో హుడ్ అవసరం అవుతుంది మీరు ఇలాంటి ఒకటి లేదా రెండు లామినార్ ఫ్లో హుడ్లను కలిగి ఉండవచ్చు ఇది ఇక్కడ కౌంటర్టాప్ పక్కన ఉన్న మీ కౌంటర్టాప్ అయితే ఇంక్యుబేటర్ తలుపు యొక్క ఏ వైపు మీరు ఏ వైపు తెరవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఇంక్యుబేటర్ తలుపు తెరవడానికి ఆటంకం కలిగించకుండా చూసుకోవాలి మళ్ళీ మీరు ఒక ఆసక్తికరమైన అంశాన్ని గమనించినట్లయితే మీరు ఇక్కడ లామినార్ ఫ్లో హుడ్ కూర్చున్నారు కాబట్టి నాకు నచ్చాలంటే ఇలా ఒక్క లైన్ చాలు మీ ఎంట్రీ మరియు క్రాస్ కాబట్టి వాస్తవానికి ఇది ఒక గోడ ఇక్కడ గాజు లేదా ఏదైనా ఉందని భావించే ఒక గోడ ఇక్కడ ఒక అడ్డంకి ఉంది ఇది నిజంగా సినిమాలో లాగా లేదు కానీ నేను గాలి ప్రవాహానికి దారితీసే ప్రధాన వాయిద్యం ఏదీ ఉంచడం లేదు మీకు వీలైనంత వరకు దీన్ని నివారించడానికి ప్రయత్నించండి దారిలో వచ్చే దేనినీ ఉంచడానికి ఇష్టపడకండి ఎక్కడో మరొకటి మీకు వీలైనంత వరకు తగ్గించాలని చాలా విస్తృతంగా సూచించబడింది కాబట్టి మీరు ఇక్కడ ఈ లామినార్ ఫ్లో హుడ్లను కలిగి ఉన్నారు మీకు కౌంటర్ టాప్ ఆఫ్ కోర్స్ ఉంది ఇప్పుడు నేను నలుపు రంగులో షేడ్ చేస్తున్నాను అన్ని ఇతర పనుల కోసం మేము మీ కోసం కౌంటర్టాప్ చేస్తాము ఇప్పుడు మీరు ల్యాబ్లో ఏ సర్వర్ ప్రయోజనాన్ని కలిగి ఉన్నారో మేము కలిగి ఉండాలి కానీ మీరు ఒక సమ్మేళనం మైక్రోస్కోప్ అది డీసెంట్ కాంపౌండ్ మైక్రోస్కోప్ని కలిగి ఉండాలి ఇప్పుడు మనం కొంచెం ఎక్కువగా చర్చించబోయే విషయం ఇది కాబట్టి ప్రయోజనం పొందండి మీరు ఏమి నిర్వహిస్తున్నారో చెప్పండి నత్రజని నిల్వ మరియు ప్రతిదీ గురించి నేను మీకు చెప్పవలసి ఉంటుంది కాబట్టి మీరు మేము చెప్పే నిల్వ ప్రాంతాన్ని కలిగి ఉండాలి ఉదాహరణకు సెల్ లైన్ను నిల్వ చేయడానికి ఇక్కడ ఒక స్టోరేజ్ ఏరియా నేను చేస్తున్న పనిని మీరు షేడింగ్ చేస్తారు కాబట్టి మీకు సెల్ లైన్ నిల్వ ఉంటుంది మరియు ఇది ట్యాంక్ మీరు దీన్ని తెరిచిన ప్రతిసారీ నైట్రోజన్తో ఎప్పటికప్పుడు నింపాలి ఇప్పుడు మీరు సెల్ లైన్ కల్చర్ చేస్తున్నా లేదా మీరు ప్రాథమిక సంస్కృతిని చేస్తున్నా ఒక విషయం చాలా క్లిష్టమైనది మీరు కణాలను గమనించాలి మరియు మీరు సెల్ను దాటినప్పుడు లేదా ఆ సెల్ను లేపుతున్నప్పుడు మీరు సెల్ను మళ్లీ మళ్లీ గమనించాలి కాబట్టి మీరు మైక్రోస్కోప్ని కలిగి ఉండాలి మరియు మీరు సెల్ను చూస్తున్నందున ప్రత్యక్ష మార్గంలో రాని వాటికి ప్రాధాన్యతనివ్వాలని మీరు ఎక్కడ ఉంచాలనుకుంటున్నారో అదే లాజిక్తో వెళ్లాలని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను ఇది ఈ విధంగా రాకూడదు మీ ఎంపికలు ఈ కౌంటర్టాప్లో ఎక్కడో ఈ వైపు లేదా ఎక్కడో ఈ గోడపై ఎక్కడో ఉన్నాయి ఇది ఈ గోడ లేదా ఆ గోడ ఏది మీ అవసరాలు అలా చెప్పలేము కానీ మీరు విస్తృతంగా ఏమి చేయాలో నేను మీకు సిఫార్సు చేయగలను మీరు మైక్రోస్కోప్ ఉంచాలి మరియు ఇది మైక్రోస్కోప్ లేదా కాంపౌండ్ మైక్రోస్కోప్ ఇప్పుడు మీరు దానితో ఫ్లోరోసెంట్ అనుబంధాన్ని కలిగి ఉండాలనుకుంటున్నారా లేదా మైక్రోస్కోప్ ప్లస్ కు ఇవన్నీ జోడించబడ్డాయి నేను దానిని మీ అవసరాలకు మరియు మీ విజ్ఞతకే వదిలివేస్తాను ఎందుకంటే మీకు ఫ్లోరోసెంట్ అటాచ్మెంట్ కావాలా వద్దా అనేది మీరు మాత్రమే నిర్ణయం తీసుకోగలరు కానీ నేను ఇక్కడ సిఫార్సు చేస్తాను మీరు ముఖ్యమైన కణాలను ప్లేట్ చేస్తున్న చోట మరొకటి అది ఎందుకు ముఖ్యం ఎందుకంటే మీరు సబ్స్ట్రేట్పై పని చేస్తుంటే అది అపారదర్శకం ఉదాహరణకు చెప్పండి నా దగ్గర ఇలాంటి అపారదర్శక సబ్స్ట్రేట్ ఉంది మరియు నేను సెల్స్ మరియు దాని పైభాగాన్ని ప్లే చేసాను ఇది ఒక టిష్యూ ఇంజినీరింగ్ ఇది ఒక రకమైన హైడ్రో జెల్ లేదా క్రయోజెల్ లేదా ఒక రకమైన మెటల్ లేదా ఒక రకమైన బయోమెటీరియల్ ఏదైనా నేను బయో అనుకూలతను మరియు దాని పైన ఉన్న కణాలను పరీక్షిస్తున్నాను ఇప్పుడు ఆ సందర్భంలో మీరు నిటారుగా ఉండే సూక్ష్మదర్శినిని కలిగి ఉండాలి లేదా ఇప్పుడు మనం మరియు నిటారుగా ఉన్న మైక్రోస్కోప్ గురించి మాట్లాడేటప్పుడు విషయం ఏమిటంటే మైక్రోస్కోప్ ఉపయోగించిన వారికి మరియు మైక్రోస్కోప్ని ఉపయోగించిన వారికి ప్రాథమిక జ్ఞానం ఉంది మీ కొరియర్లో దానికి ఒక లక్ష్యం ఉందని ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీకు ఐపీస్ ఉంది దానిని ఇలా ఉంచుదాం మనకు ఐపీస్ ఉంటుంది మనకు కాంతి ఐపీస్ మూలం ఉంటుంది కాబట్టి ఒక లక్ష్యాన్ని ఇస్తుంది ఇప్పుడు మీకు కాంతి మూలం ఉంది ఇవి విషయాలు మరియు మీరు లెన్స్ యొక్క రెండు అసెంబ్లీని కలిగి ఉన్నారు ఇప్పుడు దాని గురించి చింతించకండి ఐపీస్ ద్వారా మీరు వస్తువును చూస్తున్నారు ఇప్పుడు మీకు రెండు ఎంపికలు ఉన్నాయి ఎంపికలు ఇవే ఉదాహరణకు చెప్పండి అందుకే మీ నమూనా కాంతి మూలం ఎగువ కాంతి మూలం నుండి రావచ్చు సైడ్ లైట్ సోర్స్ నుండి రావచ్చు దిగువ నుండి రావచ్చు ఇప్పుడు మీరు అయితే ఇది సెల్లు ఉన్న అంశాలు కాబట్టి దానిని దృశ్యమానం చేయడానికి కొంచెం భిన్నమైన రీతిలో ఉంచుతాను ఇప్పుడు ఉదాహరణకు చెప్పండి మీ దగ్గర ఈ సబ్స్ట్రేట్ ఉంది ఆ మందపాటి కాంతి దాటిపోకపోతే నేను ఉద్దేశపూర్వకంగా తయారు చేస్తున్నాను కాబట్టి మీరు మాత్రమే మేము దానిని ఎగువ నుండి వీక్షించగలము మరియు మీరు పై నుండి కాంతిని ప్రకాశింపజేయాలి ఈ విధంగా మీ కాంతిని ప్రకాశిస్తుంది మరియు దాని పైన కణాలు పెరుగుతాయి మరియు మేము మీ కణాలను రింగ్ చేస్తాము మరియు ఈ కణాలు చేరుకుంటాయి కాబట్టి 4 రోజులు మీకు నిటారుగా ఉండే మైక్రోస్కోప్ అవసరం అవుతుంది అంటే మీరు పై నుండి వచ్చే ఈ లక్ష్యం కలిగి ఉంటారు కాబట్టి మేము మళ్లీ పై నుండి మీ లక్ష్యం ఎగువ నుండి వస్తోంది కానీ అటువంటి నిటారుగా ఉండే సూక్ష్మదర్శినితో సమస్య ఏమిటంటే పని దూరం అంటే నమూనా మధ్య ఈ దూరం కాబట్టి నమూనా మరియు మైక్రో మరియు ఆబ్జెక్టివ్ చిట్కా మధ్య ఈ దూరాన్ని చూడండి కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ లెన్స్ మరియు ఇక్కడే మీకు నమూనా మరియు ఈ దూరం ఉంది నేను కేవలం ఒకటి ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఈ పని దూరం చాలా క్లిష్టమైనది ఇది ఎందుకు క్లిష్టమైనది మీరు చూసినట్లయితే చాలా సూక్ష్మదర్శిని చాలా తక్కువ పని దూరం కలిగి ఉంటుంది కాబట్టి దాని అర్థం ఏమిటి అంటే నేను అక్కడ ఉంచినదాన్ని మీరు చూస్తారు ఇక్కడ వరకు నేను మీరు చూసే ఈ దూరం ఈ దూరం ఈ ఎల్ అనే దానితో ప్రదక్షిణ చేస్తున్నాను ఈ సందర్భంలో ఈ మైక్రో మైక్రోస్కోప్ చాలా చిన్నది అయితే మరియు ఈ మైక్రోస్కోప్ లక్ష్యం నమూనాకు చాలా దగ్గరగా ఉండాలి ఇప్పుడు మీరు t 20 ఫ్లాస్క్ని కలిగి ఉన్నారని అనుకుందాం ఈ ఫ్లాస్క్లపై కణాలు సరిగ్గా కల్చర్ చేయబడుతున్నాయి 3 డైమెన్షనల్ విషయం మీకు తెలిసినట్లుగా ఉంటాయి ఇప్పుడు మీరు సెల్లు ఇక్కడ కూర్చున్నారు గ్రహించండి మరియు మీరు నిటారుగా ఉండే సూక్ష్మదర్శినిని కలిగి ఉన్నారు ఆ లక్ష్యాలు మరియు ఇది మొత్తం ఇదే పని దూరం నేను దీని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి స్వయంచాలకంగా మీరు చాలా విజువలైజేషన్ రాజీ పడుతుందని మీరు చూడగలరు కానీ అది t 20 ఫ్లాస్క్లు కాబట్టి నేను చాలా త్వరగా భూమి వైపుకు వస్తాను ఆ సందర్భంలో మీకు నిటారుగా అవసరం లేదు కానీ మీ సబ్స్ట్రేట్ అపారదర్శకంగా ఉన్నందున అది దిగువ నుండి ఎటువంటి కాంతిని అనుమతించదు కాబట్టి ఆ పరిస్థితిలో నిటారుగా ఉన్న లక్ష్యాన్ని ఉపయోగించడం మీ ఏకైక ఎంపిక మరియు నిటారుగా ఉన్న ఆబ్జెక్టివ్ల కోసం మీరు ఇది సుదూర లక్ష్యం అని నిర్ధారించుకోవాలి అంటే ఈ దూరం ఎక్కువగా ఉండాలి కాబట్టి ఇది మీ నమూనా అయితే మీరు దీని కోసం లక్ష్యాన్ని కలిగి ఉండాలి మరియు ఇంకా మీరు దీన్ని చూడగలరు అంటే మైక్రోస్కోప్ని విక్రయించే వారు ఎవరూ వస్తారని మీకు చెప్పరు మరియు వారు తమ లక్ష్యాన్ని సెల్ చేయడానికి సంబంధించిన సమాచారాన్ని n నంబర్కు చెబుతారు మీరు ఎదుర్కొనే సమస్యల గురించి వారు పరిగణించరు కానీ నేను ఊహించవలసిన నమూనా ఇదే అని మీరు చాలా స్పష్టంగా ఉండాలి మరియు మీరు వాటిని మార్చండి లేదా దానిని మీరే అన్వేషించండి ఇది ఒక ప్రొటీన్ మరియు మేము ల్యాబ్లను ఏర్పాటు చేసిన సంవత్సరాల్లో నేను చూసిన సమస్య ఒక నిర్లక్ష్యం లేదా వైపు మాకు చాలా ఖరీదైనది మనం ఎందుకు అలా చేసామో అది మరొక విధంగా చనిపోయి ఉండాలి కాబట్టి మీ నమూనాలు ఇలా ఉండవని మీకు నమ్మకం ఉంటే అప్పుడు మీరు కొంచెం సులభమైన సైట్ని కలిగి ఉంటారు ఆపై మీరు వెళ్లవచ్చు కాబట్టి మీ లేపన ఉపరితలం పారదర్శకంగా ఉందని మీకు తెలిస్తే కాంతి ముందుకు వెనుకకు కదలవచ్చు అప్పుడు మీరు వెళ్లబోతున్నారు ఆపై మీరు దిగువ నుండి వచ్చే ఆబ్జెక్టివ్ని ఉపయోగించవచ్చు అది ఇక్కడ మరింత వివరించబడిన లక్ష్యం కాదు కాబట్టి లక్ష్యం దిగువ నుండి ఉంటుంది కాబట్టి ఆబ్జెక్టివ్ కూడా దాని ఆధారాన్ని తాకవచ్చు ఎందుకంటే పరిచయంలో లేని నమూనా యొక్క బేస్ను తాకడం మాకు సహాయం కావాలి ఉదాహరణకు ఇది మీ వంటకం అని చెప్పండి మరియు మీ కణాల లోపల సరిగ్గా పెరుగుతున్నాయి మరియు మీరు మీ మీడియాను ఉపయోగిస్తున్నారు కాబట్టి స్పష్టంగా మైక్రోస్కోప్ ఎల్లప్పుడూ ఈ పాత్ర యొక్క ఆధారాన్ని తాకగలదు మైక్రోస్కోప్ ఆబ్జెక్టివ్ ఆ పాత్ర యొక్క పునాదిని తాకాలని కోరుకుంటుంది ఎందుకంటే ఇది ప్లాస్టిక్ సరైనది మరియు ఇది పారదర్శకంగా ఉంటుంది మరియు మీరు ఈ మార్గం ద్వారా కాంతిని ప్రకాశింపజేయవచ్చు మరియు మీరు దానిని దృశ్యమానం చేయవచ్చు కాబట్టి మీరు విలోమ అసెంబ్లీని కలిగి ఉన్నట్లయితే మీ లక్ష్యం కింద విలోమ అసెంబ్లీ విలోమ మైక్రోస్కోప్ కలిగి ఉంటుంది ఆ సందర్భంలో లక్ష్యం దిగువన ఉన్నట్లయితే మీరు పని దూరం గురించి చింతించాల్సిన అవసరం లేదు మీరు దీన్ని అందించిన నమూనాకు దగ్గరగా రావచ్చు పారదర్శకంగా ఉంటుంది ఇక్కడ ఇది అపారదర్శకంగా లేదా అపారదర్శకంగా ఉంది కాబట్టి మీ ఎంపికలు చాలా స్పష్టంగా ఉన్నాయి మరియు మరొక ఆసక్తికరమైన భాగాన్ని నేను హీమ్ చేయడానికి ఉపయోగించాను కానీ ఇప్పుడు అది అలా కాదు కాబట్టి మీరు మైక్రోస్కోప్లో విలోమానికి ముందుని మార్చలేరు కాబట్టి మీరు రెండు రకాల నమూనాలను కలిగి ఉన్నారని మీకు తెలిస్తే దాని వ్యక్తులు ల్యాబ్లో పని చేస్తున్నారు ఉదాహరణకు మీ పని అపారదర్శకమైన బయోమెటీరియల్ పూత అప్పుడు మీరు నిటారుగా ఉండేలా ఎక్కువ పని దూరంతో సెటప్ చేయాలి సూక్ష్మదర్శిని మరియు మీరు పారదర్శకంగా ఉపయోగించే ఇతర వ్యక్తులను కలిగి ఉన్నారు గాని మీరు నిటారుగా ఉన్న దానిని ఉపయోగించవచ్చు కానీ సమస్య నిటారుగా ఉన్న ఒకటి రెండు తో సమస్యలు ఉన్నాయి ఆ సందర్భంలో మీరు విలోమించబడిన మరొక సూక్ష్మదర్శినిని ఉపయోగించాలి మరియు విలోమంగా కూడా ఇది మరొక విషయం ఏమిటంటే ఈ దిగ్గజం కోటు మరియు కోడ్ తయారీదారులలో చాలా మంది స్వంతంగా మీరు దీన్ని అడగాలని చెబుతారు మరియు నేను ఒకసారి అలా చేస్తే మీకు తెలిసినట్లుగా నాకు తెలుసు కానీ ఖచ్చితంగా సమాచారం యొక్క కుడి వైపు చెప్పడం లేదు అని అడగండి ఉంటే ఇది ప్లాస్టిక్ లేదా గాజు కోసం ఉద్దేశ్యమా లెన్స్ ఆబ్జెక్టివ్ లెన్స్పై ఏదో ఉంది మీరు ఆబ్జెక్టివ్ లెన్స్ను తెరిచి చూస్తే అక్కడ n ఏదో సమానం వంటి సంఖ్యను మీరు చూస్తారు నేను ఇప్పుడు మైక్రోస్కోప్ వివరాలను పొందుతున్నాను దాని అర్థం ఏమిటో కానీ మీ నమూనాలు గాజు పాత్రలో ఉన్నాయని అనుకుందాం కాబట్టి గాజుకు భిన్నమైన మందం మరియు వివిధ రకాల ఆప్టికల్ లక్షణాలు ఉంటాయి అది మీకు తెలిసినట్లుగా ప్రాథమికంగా పాలికార్బోనేట్ ఉన్న ప్లాస్టిక్పై ఉంటే ఈ రకమైన t a t లేదా మీకు తెలిసిన నాళాలు ఏవైనా విభిన్న ఆప్టికల్ లక్షణాలతో విభిన్న పదార్థాలు కాబట్టి వారు వేరే రకమైన మందం కలిగి ఉంటారు దాని కోసం మీకు ప్రత్యేకంగా భిన్నమైన లక్ష్యం ఉంది కాబట్టి చాలా సార్లు మీరు ఒక లక్ష్యం ద్వారా మరియు ఆబ్జెక్టివ్ అనేది నిజంగా మీరు అడిగే లక్ష్యం కాదని మీరు గ్రహిస్తారు ఎందుకంటే మీరు ఒక అద్భుతమైన మైక్రోస్కోప్ను దృశ్యమానం చేయలేరు కానీ మీరు విషయాలను విజువలైజ్ చేయలేరు కాబట్టి ఇవి మీ ప్రామాణిక పాఠ్యపుస్తకంలో ఎప్పటికీ భాగం కానటువంటి కొన్ని పాయింట్లు కానీ ఇది అనుభవం నుండి వచ్చినది కాబట్టి మైక్రోస్కోప్ పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను సిఫార్సు చేస్తాను ఎందుకంటే ఇది పెద్ద పెట్టుబడి ఏదైనా మంచి నాణ్యమైన మైక్రోస్కోప్కు ఇది సులభమైన పెట్టుబడి కాదు కాబట్టి నేను తదుపరి తరగతిలో ఇక్కడ మూసివేస్తాను మేము దానిని మరింత కొనసాగిస్తాము మరియు సెల్ కల్చర్ గురించి నేర్చుకునే మరియు దానిని స్టేట్ ఆఫ్ ఆర్ట్ సదుపాయంగా మార్చే ఈ ప్రయాణంలో ఏమి అవసరమో మేము కొన్ని ఇతర సమగ్రత వివరాలను వివరిస్తాము ధన్యవాదాలు